హ్యూరిస్టిక్స్ కేవలం క్రమబద్ధీకరణలో సూచించబడవు మరియు జాయిన్ ట్రీ ఇది చాలా సందర్భాలలో ఉపయోగించబడింది కాబట్టికొన్నియూరిస్టిక్స్ మెరుగైన క్వరీ ఆప్టిమైజేషన్ చేయడానికి డేటాబేస్ ఇంజిన్ ఈ క్రింది విధంగా చేస్తుంది మొదటి విషయం అది చేసేది ఏమిటంటే ఎంపికలు ముందుగానే జరుగుతాయి అది ఎందుకు ఎందుకంటే ఎంపిక పూర్తయిన తర్వాత రిలేషన్ యొక్క పరిమాణం గణనీయంగా తగ్గుతుంది అందువల్ల రిలేషన్ పై ఏ ఆపరేషన్ చేసినా అది వేగంగా చేయవచ్చు అది ఒక విషయం ప్రొజెక్షన్స్ కూడా అవి ముందుగానే చేయగలిగితే అవి ముందుగానే చేయబడతాయి మళ్ళీ ప్రొజెక్షన్స్ కూడా ముందుగానే చేయవచ్చు ఎందుకంటే ఇది అట్ట్రిబ్యూట్స్ సంఖ్యను తగ్గిస్తుంది ఇది సాధారణంగా మరియు మళ్లీ రిలేషన్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది అది తరువాత ప్రయోజనకరం గా ఉంటుంది అప్పుడు జాయిన్స్ సాధారణంగా క్రాస్ ప్రోడక్ట్ కంటే ముందే జరుగుతుంది జాయిన్స్ క్రాస్ ప్రోడక్ట్ పోలిస్తే జాయిన్స్ సాధారణంగా ముందుగానే జరుగుతుంది కారణం అర్థం చేసుకోవడం సులభం జాయిన్స్ తప్పనిసరి క్రాస్ ప్రోడక్ట్ లు మరియు తరువాత ఎంపిక కాబట్టి జాయిన్స్ క్రాస్ ప్రోడక్ట్ లు కంటే ముందుగా చిన్న రిలేషన్ లను కలిగి ఉంటుంది ఇది ఒక రకమైన విషయం ఇవన్నీ క్వరీ యొక్క సెమాంటిక్స్ పై ఆధారపడని హ్యూరిస్టిక్స్ ఇలా చేయడం ద్వారా సమాన నియమాలను ఉపయోగిస్తున్నాము ఆప్టిమైజర్ కొన్ని సెమాంటిక్ ఆప్టిమైజేషన్లను కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు క్వరీ వారి మేనేజర్ కంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులందరినీ కనుగొంటుందని అనుకుందాం ఇప్పుడు ఒక డేటాబేస్ ఇంజిన్ మేనేజర్ జీతం పట్టికవాటితో ఉద్యోగి జీతం పట్టికలో జాయిన్స్ ద్వారా ఈ ప్రశ్నను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు కానీఒక సెమాంటిక్ నాలెడ్జ్ ప్రకారము ఉద్యోగి ఎన్నడూ మేనేజర్ కంటే ఎక్కువ జీతం పొందడుఅప్పుడు ఈ క్వరీ సెమాంటిక్ నియమాలను ఉపయోగించి కేవలం ఒక శూన్య సమితిని ఇస్తుంది కేవలం ఒక ఖాళీ సమితిని కాబట్టి ఇది సెమాంటిక్ ఆప్టిమైజేషన్ యొక్క ఉదాహరణ ఇది తప్పనిసరిగా డొమైన్ పరిజ్ఞానాన్ని మరియు డేటాబేస్లో నేరుగా నిర్మించిన కంస్ట్రయిన్స్ ఉపయోగిస్తుంది మరియు ఈ సమాన నియమాల ను ఉపయోగించదు కాబట్టి ఈ అన్ని విషయాలను క్వరీ ఆప్టిమైజర్ ఒక సరైన అల్గోరిథం ఎంచుకోవడానికి ఉపయోగిస్తుంది రిలేషన్ అట్ట్రిబ్యూట్స్ గణాంకాలను మొదలైనవి చాలా స్టోర్ చేసుకుంది కాబట్టి నిల్వ చేయబడిన గణాంకాలు ఏమిటి కాబట్టి ప్రతి రిలేషన్ r కోసం ఇది క్రింది గణాంకాలను నిల్వ చేస్తుంది మొదట టుపుల్స్ సంఖ్యను నిల్వ చేస్తుంది కాబట్టి r లో టుపుల్స్ సంఖ్య నిల్వ చేయబడుతోంది తరువాత r కి అవసరమయ్యే బ్లాకుల సంఖ్య ఈ ఉదాహరణను మనం చూశాము ఇది nr మరియు ఇది br నిల్వ చేస్తుంది ఇది బ్లాకింగ్ ఫ్యాక్టర్ అని పిలువబడే దానిని కూడా నిల్వ చేస్తుంది కాబట్టి బ్లాకింగ్ ఫ్యాక్టర్ తప్పనిసరిగా ఒక బ్లాక్లో సరిపోయే టుపుల్స్ సంఖ్య కాబట్టి బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఇది ఉత్పన్నమైన గణాంకాలు దీనిని ఇలా చెప్పవచ్చు కానీ ఇది స్పష్టంగా నిల్వ చేస్తుంది ఎందుకంటే ఇది కొన్ని విషయాలలో సహాయపడుతుంది మరియు ఒక టుపుల్ యొక్క పరిమాణం మళ్ళీ ఒక టుపుల్ యొక్క పరిమాణం తప్పనిసరిగా బ్లాక్ పరిమాణం బ్లాకింగ్ ఫ్యాక్టర్ ద్వారా విభజించబడాలి కాబట్టి నేను ఉత్పన్నం చేయగలను కాని ఇవి ప్రతి రిలేషన్ కోసం క్వరీ ఆప్టిమైజర్ నిర్వహించే గణాంకాలు ఇప్పుడు రిలేషన్ యొక్క ప్రతి అట్ట్రిబ్యూట్ A ఇది ఒక అట్ట్రిబ్యూట్ కాలమ్ రిలేషన్ r యొక్క Aఅట్ట్రిబ్యూట్ మళ్ళీ కొన్ని గణాంకాలు నిర్వహించబడతాయి మొదటి గణాంకం విభిన్న విలువల సంఖ్య ఇది ఒక ఆసక్తికరమైన గణాంకం ఇది తప్పనిసరిగా రిలేషన్ యొక్క పరిమాణం A పై ప్రొజెక్షన్ రిలేషన్ r పై జరిగితే పరిమాణం ఎంత ఇది vr దీనిని vr సూచిస్తుంది ఇది చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది డూప్లికేట్ ఎలిమినేషన్ మరియు అన్ని విషయాలు జరిగేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అప్పుడు A అంతటా కనిష్ట మరియు కనీస విలువ మరియు గరిష్ట విలువ మరియు కొన్ని సందర్భాల్లో ప్రామాణిక విచలనం మరియు సగటు మొదలైనవి కూడా నిల్వ చేయబడ తాయి అప్పుడు వాస్తవంగా విలువల యొక్క హిస్టోగ్రాం నిర్వహించబడుతుంది కాబట్టి అట్ట్రిబ్యూట్ A యొక్క విలువలు ఎలా పంపిణీ చేయబడతాయి కాబట్టి హిస్టోగ్రాం ఈక్వి వెడల్పు లేదా ఈక్వి డెప్త్ కావచ్చు కాబట్టి ఈక్వి వెడల్పు హిస్టోగ్రామ్లో ఒక హిస్టోగ్రామ్లో ఉంచిన విలువ యొక్క పరిధి సమానంగా ఉంటుంది మరియు ఈక్వి డెప్త్లో ఒక హిస్టోగ్రామ్లో ఉంచిన విలువల సంఖ్య తరువాతి నుండి సమానంగా ఉంటుంది కాబట్టి హిస్టోగ్రాంను నిర్వహించవచ్చు అప్పుడు ప్రతి ఇండెక్స్ కోసం రిలేషన్ r యొక్క ఇండెక్స్ I తీసుకుందాము ఇది మళ్ళీ కొన్ని గణాంకాలను కూడా నిర్వహిస్తుంది మరియు ఆ గణాంకాలు ఏమిటంటే సంఖ్య స్థాయి కాబట్టి నేను ఇండెక్స్ అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం B ట్రీ కాబట్టి ఇది ట్రీ స్థాయిల సంఖ్య అది ట్రీ యొక్క ఎత్తు మరియు లీవ్స్ సంఖ్య ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి వాటిలో ట్రీ యొక్క క్రమం మరియు సగటు శాఖల కారకం మొదలైనవి మళ్ళీ హాష్ జాయిన్ సూచికను ఉపయోగించాలా వద్దా అనే మొదలైన వాటి నిర్ణయించడానికి ఇవి సహాయపడతాయి కాబట్టి దీని తరువాత క్వరీ ఆప్టిమైజర్ పరిమాణాన్ని ఎలా అంచనా వేస్తుందో చూద్దాం మనం అధ్యయనం చేయబోయే తదుపరి అంశం వేర్వేరు ఆపరేషన్ పరిమాణాన్ని అంచనా వేయడం పరిమాణాన్ని అంచనా వేయడం కాబట్టి ఎంపికల కోసం మొదట ఎంపికలను నిర్వహిద్దాం కాబట్టి ఎంపిక నిబంధన ఉందని అనుకుందాం ఇప్పుడు ఇది ఏమిటి దాన్ని పరిష్కరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఈ రిలేషన్ r యొక్క సూపర్ కీ A అని అనుకుందాం ఒకవేళ మనకు పరిమాణం తెలిసి ఉంటే పరిమాణం 1 లేదా 0 గా ఉంటుందని తెలుసు ఎందుకంటే A ఒక కీ అయితే ఆ విలువ ఉంటే అప్పుడు అది 1 అది లేకపోతే అది 0 అది కీ కాకపోతే సమాధానం ఏమిటి అప్పుడు మునుపటి విషయాల నుండి సమాధానం పొందవచ్చు ఇది సుమారుగా ఉంటుంది అది ఎందుకు ఎందుకంటే nr అనేది మొత్తం టుపుల్స్ సంఖ్య మరియు vr అనేది విభిన్నవిలువల సంఖ్య మరియు మనము విభిన్న విలువల సంఖ్యను ఉపయోగిస్తున్నాము కాబట్టి ప్రతి విలువకు సగటున అది ఉన్నట్లయితే దాని విలువ nrvrలేకపోతే అది 0 అవుతుంది కాబట్టి ఇది సమానత్వ ఎంపిక కోసం జరుగుతుంది సమానత్వం లేని ఎంపికలో ఏమిటి ఇది క్వరీ కంటే తక్కువ అని అనుకుందాం ఇప్పుడు మరోసారి x నిర్వహించబడే కనీస విలువ కంటే తక్కువగా ఉంటే దీనికి సమాధానం 0 అవుతుంది మరియు మరలా x నిల్వ చేయబడిన గరిష్ట విలువ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు సమాధానం మొత్తం రిలేషన్ రిలేషన్ యొక్క పరిమాణం అనేది సమాధానం అవుతుంది లేకపోతే ఈ క్రింది పద్ధతిలో అంచనా వేయబడింది ఈ నిల్వ చేయబడిన కనీస విలువ మరియు ఇది గరిష్ట విలువ మైనస్ కనీస విలువ ఇవన్నీ కూడా సుమారు కొలత అని గమనించగలరు ఇది సరిగ్గా సమానంగా ఉండదు కాబట్టి ఈ ఫార్ములా విలువలు కనీస విలువ నుండి గరిష్ట విలువ వరకు ఒకే విధంగా పంపిణీ చేయబడుతుందని అనుకుందాము కాబట్టి x సంభవించిన చోట x మైనస్ కనిష్ట విలువ అనేది ఇది x కన్నా తక్కువ టుపుల్స్ శాతాన్ని ఇస్తుంది మరియు మీరు nr తో గుణించినట్లయితే అది వాస్తవమైన టుపుల్స్ సంఖ్యను ఇస్తుంది అది ఒక అంచనా ఇప్పుడు ఈ అంచనా వాస్తవానికి హిస్టోగ్రామ్ను ఉపయోగించదు ఇది కేవలం కనిష్ట మరియు గరిష్ట x విలువలను ఉపయోగిస్తుంది మరియు హిస్టోగ్రామ్లు అందుబాటులో ఉన్నప్పుడు ఈక్వి వెడల్పు లేదా ఈక్వి హైట్ హిస్టోగ్రామ్లు అందుబాటులో ఉంటాయి అప్పుడు అంచనాలు మెరుగ్గా ఉన్నాయి ఎందుకంటే ప్రశ్న ఆప్టిమైజర్ చేయవలసింది హిస్టోగ్రామ్ సంఖ్యను లెక్కించడం అంటే దాని క్రింద మరియు హిస్టోగ్రాం సగటు అతివ్యాప్తి చెందుతుంది ఈ సూత్రాన్ని ఉపయోగించి ఏదో ఒకవిధంగా అంచనా వేయాలి లేకపోతే అది హిస్టోగ్రాం యొక్క వాస్తవ గణనను పొందుతుంది అంటే x కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి తదుపరి క్వారీ A x దీని ముందు క్వారీ సరిగ్గా x తో సమానంగా ఉంది ఇది పరిష్కరించేందుకు మార్గం ఒకవేళ పరిష్కరించ గలిగితే అప్పుడు వదిలించుకున్నప్పుడు మరియు పరిష్కరించ బడుతుంది ఇది చాలా సులభం మనం తరువాత అధ్యయనం చేద్దాము మరియు ఇది మళ్ళీ చాలా తేలికగా పరిష్కరించబడుతుంది యొక్క కాంప్లిమెంట్ ఏమిటోఅని గమనించండి కాబట్టి దాన్ని పరిష్కరించడానికి ఆ అంచనాను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది సరళంగా ఉంటుంది దాని పరిమాణం మరియు అదేవిధంగా రెండు విధాలుగా అంచనా వేయవచ్చు కాబట్టి ఇది చివరకు ఒక విషయం మాత్రమే మిగిలి ఉంది అది మరియు ఈ సమయానికి దీన్ని ఎలా పరిష్కరించాలో మనం ఖచ్చితంగా గుర్తించాము ఇది తప్పనిసరిగా కాబట్టి ఇది ఎంపికల పరిమాణం యొక్క అంచనాను పూర్తి చేసింది అది ఏమిటంటే ఒక అట్ట్రిబ్యూట్స్ పై సాధారణ ఎంపికలు తరువాత సంక్లిష్టమైన ఎంపికలను ఎలా చేయాలి అనేది బహుళ అట్ట్రిబ్యూట్ల పై ఆధారపడి ఉంటుంది కానీ ఒక అట్ట్రిబ్యూట్ పై కాదు దీనిని సంక్లిష్టమైన ఎంపికల అంటారు కాబట్టి సెలెక్టివిటీ కి బహుళ నియమాలు ఉంటాయి నియమం కోసం ఏదో నిర్వచించబడింది అనుకుంటే సెలెక్టివిటీ నీ ఇలా చెప్పవచ్చు అంటే కేవలం ఎన్ని టుపుల్స్ అయితే నియమం నీ పాస్ అవుతాయో దానినే నియమం యొక్క సెలెక్టివిటీ అంటారు ఇది తప్పనిసరిగా r లోని టుపుల్స్ యొక్క సంభావ్యత ని సంతృప్తి పరచాలి ఇప్పుడు దానిని అంచనా వేయడానికి మార్గం ఏమిటంటే ఒకవేళ s సంఖ్యగల టుపుల్స్ నియమం ని పాస్ అయితే అప్పుడు అనేది సెలెక్టివిటీ అవుతుంది కాబట్టి సెలెక్టివిటీ అంటే s సంఖ్యగల టుపుల్స్ ని మొత్తం టుపుల్స్ సంఖ్య తో విభజించడం అదే ఒకవేళ ఇప్పుడు నియమం అనేది ఇటువంటి విషయాల కంజంక్షన్ అయితే ఈ సెలెక్టివిటీని ఉపయోగించి ఎంపిక అనేది నియమాలు యొక్క కంజంక్షన్ ఒకవేళ నియమాలు అనేవి ఇండిపెండెంట్ అయితే దాని అర్థం etc ఒకదానితో ఒకటి ఇండిపెండెంట్ గా ఉంటే అప్పుడు అంచనా అనేది కేవలం కి s1 సెలెక్టివిటీ కి s2 సెలెక్టివిటీ ఈ సెలెక్టివిటీ నియమాలు ఈ విధముగా రాయవచ్చు కాబట్టినియమం కోసం ఎంపికచేయబడిన టుపుల్స్ సంఖ్య అనేది ఎప్పుడైతే దానిని nr తో గుణిస్తామౌ అది కంజంక్షన్ కండిషన్ యొక్క మొత్తం సెలెక్టివిటీ అవుతుంది అలాగే ఎంపిక చేయబడిన ఆ మొత్తం టుపుల్స్ సంఖ్యనీ ఇస్తుంది వీటిని సుమారుగా ఇండిపెండెంట్ అని ఊహించుకుంటున్నాము మళ్ళీ ఇండిపెండెంట్ కాకపోతే ఇది పని చేయదు తరువాతిది డిష్జంక్షన్ డిష్జంక్షన్ కండిషన్ తప్పనిసరిగా అవుతుంది మరియు దీన్ని ఎలా పరిష్కరించవచ్చు అంటే ఈ క్రింది పద్ధతిలో డిష్జంక్షన్ అంటే ఏమిటి మరియు కచ్చితంగా మరియు ఏమిటంటే ఎప్పుడు టుపుల్స్ మరియు లో ఎంచుకోబడతాయి అంటే ఈ కండిషన్ ని రివర్స్ చేద్దాం కంజంక్షన్ యొక్క నగేష్షన్ నీ డిష్జంక్షన్ గా భావించవచ్చు మరియు వాటి యొక్క నగేష్షన్ విలువలు విలువలు కాబట్టి డిష్జంక్షన్ కోసం ఒక టుపుల్ ఎంపిక చేయబడుతుంది అది ఏదైనా నెగిటివ్ కంజంక్షన్ కింద ఎంచుకోబడదు టుపుల్ డిష్జంక్షన్ కోసం ఎంపిక చేయబడదు అని ఇంకో విధంగా ఎలా చెప్పవచ్చు అంటే ఒకవేళ అది కంజంక్షన్ నగేష్షన్ కోసం ఎంపిక చేయబడినప్పుడు కాబట్టి ఈ వ్యూహం ఉపయోగించి ఈ పద్ధతిలో సూత్రం వ్రాయవచ్చు అది ఏమిటంటే ఇదే నియమం నగేష్షన్ యొక్క సెలెక్టివిటీ అవుతుంది మరియు మనం మళ్ళీ నుంచి వరకు అన్ని ఇండిపెండెంట్ గా ఉన్నాయ్ అని అనుకుంటున్నాము కాబట్టి వాటి నగేష్షన్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి కంజంక్షన్ కండిషన్ నీ ఇంకాఎప్పుడైతే nr తో గుణిస్తామౌ అది సెలెక్టివిటీ అవుతుంది మరియు టుపుల్స్ సంఖ్యను ఇస్తుంది ఎప్పుడైతే కంజంక్షన్ సరైనది కాదో అప్పుడు దాని యొక్క నగేష్షన్ కనుగొనవలసి ఉంటుంది ఎందుకంటే ఇది డిష్జంక్షన్ దీనిని nr తో మైనస్ చేసినప్పుడు డిష్జంక్షన్ యొక్క సూత్రాన్ని ఇస్తుంది అలాగే ఇంకా ముందుకి వెళ్లి ఇంకొకటి పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అదే నగేష్షన్ అవుతుంది కండిషన్ యొక్క నగేష్షన్ అనేది ఈ విధముగా ఉంటుంది ఇది చాలా సులభం మరియు దీనిని ఇప్పటికే నేర్చుకున్నాము అయినప్పటికీ ఇది సంక్లిష్టమైన ఎంపిక complex selection అని చెప్పగలిగిన అప్పుడు అయితే ఇది తప్పనిసరిగా nr మైనస్ అంచనా అయ్యుండాలిదీనినిమనం ఇప్పటికే చూశాము అదే ఎంపిక కోసం పరిమాణాన్ని అంచనా వేస్తుంది కాబట్టి మనం సాధారణ ఎంపికను చూశాము మరియు సంక్లిష్టమైన ఎంపికలను చూశాము తరువాత మనం జాయిన్స్ యొక్క పరిమాణాన్ని అంచనా వేద్దాము మొదట నాచురల్ జాయిన్స్తో ప్రారంభిద్దాం నాచురల్ జాయిన్స్ యొక్క పరిమాణాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ యొక్క పరిమాణం గురించి తెలుసుకుందాము నాచురల్ జాయిన్స్ యొక్క పరిమాణాన్ని అంచనా వేయడం తరువాత చూద్దాం క్రాస్ ప్రోడక్ట్ యొక్క పరిమాణం ఏమిటి అంటే ఇది కేవలం కాబట్టి మనం r మరియు s లను రెండు రిలేషన్లు అనుకుందాం రెండు పట్టికలను జాయిన్ చేయడాన్ని సింగిల్ జాయిన్ అంటాము అది మనం ముందే పూర్తి చేసాం కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ కేవలం కాబట్టి జాయిన్ అంటే ఏమిటి మీరు జాయిన్ కోసం చింతించకండి జాయిన్ అనేది కేవలం యొక్క ఎంపిక క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి తప్పనిసరిగా ఈ జాయిన్ పరిమాణం అంచనా అనేది యొక్క క్రాస్ ప్రొడక్ట్ అంచనా అవుతుంది కాబట్టిఇది కేవలం మీద అంచనా అంతే దీనిని ఈ విధంగా ఊహించుకొని చేయవచ్చు ఇప్పుడుమనము నాచురల్ జాయిన్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు అక్కడ లేకపోతే అప్పుడు ఈ నాచురల్ జాయిన్ యొక్క పరిమాణం తప్పనిసరిగా క్రాస్ ప్రొడక్ట్ యొక్క పరిమాణం మాత్రమే అవుతుంది ఇప్పుడు అనేది r యొక్క కి అయితే s యొక్క ప్రతి టుపుల్ r లోని ఏదో ఒక టుపుల్తో జాయిన్ అవుతుంది ఇప్పుడు మనం r మరియు s యొక్క స్కీమా గురించి చూడవలెను మరియు ఇది r యొక్క స్కీమా మరియు s యొక్క స్కీమా R యొక్క స్కీమా మరియు s యొక్క స్కీమా అనేది r యొక్క కిఅని అనుకుందాం కాబట్టి దాని అర్థం గరిష్టంగా r లోని ఒక టుపుల్ గరిష్టంగా s లోని ఒక టుపుల్ s తో జాయిన్ అవుతుంది కాబట్టి దీని పరిమాణం s లో ఎక్కువ సంఖ్యలో టుపుల్స్ కావచ్చు కనుక ఇదే ns మరోవైపు అనేది s లో ఒక ఫారిన్ కీ అయ్యుండి అది r నీ సూచిస్తుంటే అప్పుడు ఏమి జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా ns కి సమానం అవుతుంది ఎందుకంటే s లో ఫారిన్ కీ వలన s లోని అన్ని విలువలకు కచ్చితంగా r లోని ఏదో ఒకటి సంబంధించినది కలిగిఉంటుంది s లోని అన్ని టుపుల్స్ తప్పక జాయిన్ అవ్వాలి మరియు s లోని అన్ని టుపుల్స్ ఫలితం అవుతుంది అది గరిష్టంగా ns అది ns కంటే తక్కువ మరియు సమానం ఎందుకంటే ఇది ఒక ఫారిన్ కీ కాకపోతే r లో టుపుల్స్ s కలిగి ఉంటుందో లేదో ఖచ్చితంగా తెలియదు మరియు అలా కాకపోతే ఈ విధముగా ఉంటుంది r లోని tr టుపుల్స్ అనుకుంటే తో జాయిన్ చేయవచ్చు అది ఎందుకు ఎందుకంటే r లో టుపుల్ x యొక్క నిర్దిష్ట విలువను కలిగి ఉంటుంది మరియు s లో x యొక్క ఎంపికకు అంచనా ఉంది r లోని ప్రతి టుపుల్స్ తో జాయిన్ చేయవచ్చు కాబట్టి కనుగొనబడిన మొత్తం జాయిన్ టుపుల్స్ సంఖ్య ఇది r యొక్క ప్రకారం ఈ విధంగా ఉంటుంది ఏదేమైనా s యొక్క ప్రకారము ఉంటే అది ఈ విధముగా ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏది మంచిది సాధారణంగా ఇది రెండు అంచనాలలో తక్కువ పరిమాణం ఉన్నది మంచి అంచనా అని తెలుసుకోండి కాబట్టి ఈ రెండింటిలో తక్కువ ఉండేది మంచి అంచనా అనేది ఇక్కడ గమనించబడింది మరియు హిస్టోగ్రామ్లు ఉంటే ఎవరైనా హిస్టోగ్రామ్లను ఉపయోగిస్తే అంచనాను మెరుగుపరచవచ్చు ఈ రెండింటిలో హిస్టోగ్రామ్లను ఉపయోగిస్తే ఈ రెండు అంచనాలను మెరుగుపరచవచ్చు అందువల్ల వాస్తవ అంచనా కూడా మెరుగుపరచ బడింది ఇది జాయిన్స్ యొక్క పరిమాణం ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేషన్ యొక్క పరిమాణం మనం చూడవచ్చు అది ఏమిటంటే ప్రొజెక్షన్ పరిమాణం అనుకుందాం దీని గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము ఇది మనం చూసిన విభిన్న విలువల సంఖ్య కాబట్టి ఇది కేవలం మనం దీన్ని చూసి అగ్రిగేషన్ పరిమాణాన్ని అంచనా అంటే అగ్రిగేషన్ పరిమాణాన్ని అంచనా వెయ్యవచ్చు ఇది అగ్రిగేషన్ ఫంక్షన్ అని అనుకుందాం మరియు ఇది ఒక ఫంక్షన్ ఇది తప్పనిసరిగా మళ్ళీ ఎందుకంటే అగ్రిగేషన్ ఒక నిర్దిష్ట అట్ట్రిబ్యూట్స్ పై ఉంటుందని అనుకుందాము కాబట్టి దీని అర్థం ఇది ఆ అట్ట్రిబ్యూట్స్ పై ప్రొజెక్షన్ ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ ప్రొజెక్ట్ అవుతోంది ఈ అగ్రిగేషన్ A యొక్క ప్రతి విభిన్న విలువకు చేయబడుతోంది ఇది తప్పనిసరిగా సంఖ్య అని చెబుతుంది A యొక్క విభిన్న విలువ సంఖ్య ని నిర్వహించబడుతుంది R మరియు s యొక్క యూనియన్ అంటే ఇది వాస్తవానికి ఎగువ హద్దులు లో ఉంటుంది మరియు అదే విధముగా తరువాత ఇంటర్సెక్షన్ కనుగొన్నాడు కాబట్టి యొక్క ఇంటర్సెక్షన్ దాని కంటే తక్కువగా ఉంటుంది దీనిని ఈ విధముగా అంచనా వేయవచ్చు మళ్ళీ ఇది ఒక కన్జర్వేటివ్ అంచనా తరువాతిది సమితి వ్యత్యాసం అనగా దీని యొక్క అంచనా ఉంటుంది ఇది మళ్ళీ ఎగువ హద్దులు లో ఉంటుంది ఎందుకంటే s లోని టుపుల్స్ ఏవీ r తో చెందినవి కాదని తెలుసు కాబట్టి అన్ని nr తిరిగి ఇస్తుంది అప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా ఇవన్నీ ఎగువ హద్దులు కాబట్టి తదుపరి విషయం ఏమిటంటే ఎడమ బాహ్య జాయిన్ ఎడమబాహ్య జాయిన్ ను ఈ క్రింది విధముగా అంచనా వేయవచ్చు అంటే యొక్క అంచనా అనేది r జాయిన్డ్ s యొక్క పరిమాణం మరియు ఇది r లో ప్రతిదీ కవర్ చేయదు కాబట్టి ఇది ప్లస్ పరిమాణం r చేరిన అన్ని టుపుల్స్ ప్లస్ r లో ఉన్న అన్ని టుపుల్స్ ఎందుకంటే వరెస్ట్ సందర్భంలో r లో ఉన్న అన్ని టుపుల్స్ మనము తీసుకోము రైట్ ఔటర్ జాయిన్ ఇదే విధంగా ఉంటుంది మరియు దానిని ఏవిధంగా రాస్తాను కాబట్టి r ⋈ s అనేది r ⋈ s ns మరింత ఆసక్తికరమైన సందర్భం ఏమిటంటే r ⟗ s యొక్క పరిమాణం అనేది r ⋈ s nsఎందుకంటే వరస్ట్ సందర్భంలో r మరియు s ఏదీను జాయిన్ చేయబడదు ఇవి కూడా అప్పర్ బౌండ్ సంబంధించినవి దీనితో క్వరీ ఆప్టిమైజేషన్ అని అంశాన్ని పూర్తి చేసాము తరువాత మనం డేటాబేస్ లావాదేవీలు అతి ముఖ్యమైన అంశం గురించి కొనసాగిద్దాం